కాబట్టి ఇప్పుడు మనం మరియు MoM పరిష్కరించడానికి ఏ ప్రక్రియను ఉపయగించాలో తెలుసుకుందాం మేము ఈ పల్స్ ఆధారంగా మరియు డెల్టా పరీక్షను ఉపయోగిస్తాము సరే కాబట్టి మీరు MoMని అమలు చేసే విధానం కూడా మీ గణనలలో భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుందని మరియు అందువల్ల మీ వివరణ ఏమిటి అని చెప్పడానికి నేను ఇప్పుడు మీకు సిమ్యులేషన్ ల యొక్క కొన్ని ఫలితాలను చూపబోతున్నాను కాబట్టి ఇక్కడ ఒక సందర్భంలో మరియు మరొక సందర్భంలో చూద్దాం కాబట్టి సాధారణంగా మీరు మీ MoMలో మరింత ఖచ్చితమైన ఫలితాలను ఎలా పొందుతారు విద్యార్థి విభాగాల సంఖ్యను పెంచండి విభాగాల సంఖ్యను పెంచండి అంటే N ను పెంచండి N విభాగాలు మీరు ఈ N ను పెంచుతారు కాబట్టి నేను ఉదాహరణకు Za Ra jXa అని వ్రాయబోయే Za అధ్యయనం చేయాలనుకుంటున్నాను నేను విభాగాల సంఖ్యను సరిగ్గా పెంచుతున్నప్పుడు Ra మరియు Xa కి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఒకరకమైన సంఖ్యాపరమైన కన్వర్జెన్స్ జరుగుతుందని నేను ఆశించాను కాబట్టి యాంటెన్నా పొడవు నేను చాలా ప్రజాదరణ పొందిన యాంటెన్నా పొడవును ఎంచుకోబోతున్నాను ఇది దాదాపు సగం తరంగదైర్ఘ్యం మరియు నేను సగం తరంగదైర్ఘ్యాన్ని ఎందుకు ఎంచుకోబోతున్నానో నాకు స్పష్టమవుతుంది మరియు నేను చాలా సన్నని వ్యాసార్థం ఎంచుకోబోతున్నాను కాబట్టి నేను సరిగ్గా ఎంచుకోబోతున్నాను కాబట్టి ఇది ప్రాథమికంగా చాలా సన్నని వైర్ దాదాపు సగం తరంగదైర్ఘ్యం కానీ కొంచెం తక్కువ సరే కాబట్టి అవును నేను డెల్టా టెస్టింగ్ ఫంక్షన్లను సరిగ్గా ఎంచుకున్నాను అని భావించి నేను ఎందుకు ఎంపిక చేశానో స్పష్టమవుతుంది కాబట్టి డెల్టా టెస్టింగ్ ఫంక్షన్లతో ఏమి జరుగుతుంది అంటే మీకు ఇలాంటివి లభిస్తాయి నేను ఇది 120 అని మీరు తెలుసుకోవడం కోసం ఇది కలుస్తుంది మనం 20 తో మొదలుపెడదాం ఇది ఇక్కడే కలుస్తుంది కాబట్టి ఇది డెల్టా గ్యాప్ తో ఉంది ఇన్పుట్ ఇంపెడెన్స్ని తెలుసుకోవడానికి నేను ఈ విధానాన్ని ఇక్కడ ఎలా ఉపయోగిస్తాను అని మీరు అడగవచ్చు నేను డెల్టా గ్యాప్ ఇన్పుట్ సోర్స్ని లేదా మాగ్నెటిక్ ఫ్రిల్ ని ఎంచుకోవడం అనే దానిపై ఆధారపడి నేను వేర్వేరు సమాధానాలను పొందుతాను ఎందుకంటే లీనియర్ బీజగణితం మాతృక మరియు వెక్టర్స్ భిన్నంగా ఉంటాయి మీరు వేర్వేరు సమాధానాలను సరిగ్గా పొందవచ్చు కానీ సమాధానం నిజంగా దానిపై ఎక్కువగా ఆధారపడకూడదు నాకు ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉంది మరియు అది నేను ఎలా పొందాలి కాబట్టి నేను కుడివైపు చూసినప్పుడు ఇది నాకు లభిస్తుంది మరియు ఈ విలువ సుమారు 75 నుండి 80 ఓంలు అని చెప్పండి ఇది 75 నుండి 80 ఓంలకు దగ్గరగా ఉంది మరియు ఈ ప్రతిచర్యకు ఏమి జరుగుతుంది కాబట్టి ఇది ఒక విచిత్రమైన ఆసక్తికరమైన ప్రవర్తనను కలిగి ఉంది కాబట్టి 0 ఇది నిజంగా కలిసొచ్చే గొప్ప సంకేతాలను చూపించదు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది డెల్టా గ్యాప్తో ఉంటుంది ఈ ఫలితాలు సంతృప్తికరంగా లేవని మీరు చెప్పవచ్చు మాగ్నెటిక్ ఫ్రిల్ ఇన్పుట్గా కొంచెం ఖచ్చితమైనది కావచ్చు కాబట్టి మాగ్నెటిక్ ఫ్రిల్ తీసుకోండి అని మీరు చెప్పవచ్చు ఆసక్తికరంగా మీరు ఇప్పుడు గమనిస్తున్నది ప్రతిచర్య కోసం ఇలాంటిదే కాబట్టి ఒక మంచి కన్వర్జెన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది కానీ మీరు రెసిస్టెన్స్ యొక్క అదే విలువను సరిగ్గా పొందడానికి కనీసం 100 నుండి 120 విభాగాలను కలిగి ఉండాలి మరియు ఇది 75 నుండి 80 ఓంలు అని మీకు కొంత నమ్మకం ఉంది మరియు ఇక్కడ జరిగేది సరైనది ప్రతిచర్య కలుస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి మీరు ఈ ఫలితాలను చూసినట్లయితే మీరు ఏమి ముగించవచ్చు యాంటెన్నా డిజైనర్గా మీకు ఈ పారామితులను ఇస్తే మీకు CEM తెలియదు మీరు CEM ఫలితాలను అందించారు దీన్ని చూసి మీరు ఏమి చెబుతారు ఈ ఫలితాలు చాలా విశ్వాసాన్ని ప్రేరేపించకపోవచ్చు అసలు భాగం అంటే రెసిస్టెన్స్ 75 నుండి 80 ఓమ్ల వరకు ఉంటుందని మీరు చెప్పవచ్చు ఈ ప్రతిచర్య నాకు సరిగ్గా తెలియదు ఇది ఎప్పుడో అని నా ఉద్దేశ్యం రెండు పద్దతులు కూడా కొద్దిగా భిన్నమైన ఫలితాలను ఇస్తున్నాయని అర్థం కాబట్టి ఒక యాంటెన్నా డిజైనర్గా నేను నా మ్యాచింగ్ నెట్వర్క్ను రూపొందించడానికి ఏమి చేయాలో సరిదిద్దలేకపోవచ్చు నేను Xa యొక్క విలువను తెలుసుకోవాలి కాబట్టి Xa కి ఏ విలువను నేను ఎంచుకోవాలి కాబట్టి ఈ వ్యక్తి మీ వద్దకు తిరిగి వచ్చి మీ CEM పనికిరానిది అని చెప్పవచ్చు మరియు అది తప్ప దాదాపు సరైనదేనని చెప్పవచ్చు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి MoM ఎంపిక చాలా పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది కాబట్టి MoM పల్స్ ప్రాతిపదికన డెల్టా టెస్టింగ్ చేయడంలో మేము చాలా సులభమైన మార్గాన్ని చేసాము అప్పుడు మీరు మీ CEM కోర్సు అని మీరు కొంచెం తెలుసుకుంటారు నా ఫలితాలు సరిగ్గా కనిపించడం లేదు కాబట్టి మీరు నన్ను కొంచెం ఖచ్చితమైనదిగా చేయనివ్వండి కాబట్టి నేను పల్స్ బేసిస్ మరియు పల్స్ పరీక్షను చేస్తాను కాబట్టి ఇది గాలెర్కిన్ పద్ధతి కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి ఫలితాలను పొందగలను కాబట్టి మళ్లీ ఇది 80 ఓమ్ల చుట్టూ ఉన్న నా ఫిగర్ ఇదే మీరు ఇక్కడకు చేరుకుంటారు మరియు ఇది సుమారు 60 మరియు ఇది దాదాపు 10 అని గుర్తుంచుకోండి ఈ మాగ్నెటిక్ ఫ్రిల్తో మీరు ఏమి పొందుతారు సరే నేను రియాక్టివ్ భాగాలను చూసినప్పుడు మరింత ఆసక్తికరమైన విషయం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది Ra మరియు తరువాత ఇది Xa N 60 మరియు ఇది దాదాపు 0 డెల్టా టెస్టింగ్ ఫంక్షన్తో మీరు పొందేది అదే నా ఉద్దేశ్యం డెల్టా ఎక్సైటేషన్ తో మరియు మాగ్నెటిక్ ఫ్రిల్తో మీరు పొందేది ఇప్పుడు మీరు ఈ ఫలితాలను యాంటెన్నా ఇంజనీర్కు చూపినప్పుడు రెండు పద్ధతులు సరిగ్గా కలిసినందున కొంత సంతృప్తి ఉంది కాబట్టి మీకు రియాక్టివ్ ఉంది అంటే నేను 80 ఓంలు 7580 ఓంలు పేర్కొన్నట్లుగా రెసిస్టెన్స్ పార్ట్ మీకు తెలుసు మరియు ఇన్పుట్ రియాక్టెన్స్ పార్ట్ దాదాపు 0 మరియు రెండు పద్ధతులు ఒకే సమాధానాలను ఇస్తున్నాయి కాబట్టి మీరు MoMని పరిష్కరిస్తున్న ఉత్తేజిత ఎంపిక అంత కీలకం కాదని ఇది మాకు చెబుతుంది కాబట్టి సాధారణంగా విద్యార్థి మొదటిసారిగా CEM నేర్చుకున్నప్పుడు పల్స్ ప్రాతిపదికన డెల్టా పరీక్ష అని అనుకుంటారు మీరు ఆ మంచిని సరిగ్గా చేసి ఉంటే కానీ వారు అన్ని విధాలుగా వెళ్లి కొంచెం ఖచ్చితమైన పని చేసే వరకు మీరు కష్టపడి పని చేశారని మీకు తెలుసని ఇది మీకు తెలియజేస్తోంది ఉదాహరణకు మీరు మరింత వేగవంతమైన కన్వర్జెన్స్ని పొందుతారు ఉదాహరణకు పల్స్ ప్రాతిపదికన డెల్టా టెస్టింగ్లో మీరు రెసిస్టివ్ భాగాన్ని కలిసేలా చేయడానికి దాదాపు 120 N వెళ్లాలి ఇక్కడ 60 లోపు మూలకాలలో సగం సంఖ్యలో మీరు కన్వర్జెంట్ ఫలితాన్ని పొందగలుగుతారు దాని కంటే కూడా తక్కువగా ఉండవచ్చు కాబట్టి మీరు గణన సమయాన్ని ఆదా చేస్తున్నారు అయితే మ్యాట్రిక్స్ మూలకాలను సరిగ్గా లెక్కించడానికి మీరు కొంచెం ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది మరియు మీరు సరైన సమాధానాన్ని పొందుతారు కాబట్టి ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం పల్స్ ప్రాతిపదికన డెల్టా పరీక్ష సమస్యను అర్థం చేసుకోవడానికి చాలా మంచిది ఇది యాక్చువల్ లెక్కలకు మంచిది కాదు మరియు ఈ 0 47 a ఎంపిక అంటే మీరు అలాంటిదే ఎందుకు ఎంచుకుంటారు అంటే మీరు దాదాపు 0 రియాక్టివ్ భాగాన్ని పొందుతున్నారు మరియు Ra 75 నుండి 80 ఓమ్లుగా వస్తుంది ఇది సరిపోలడానికి సరిపోతుంది సాధారణ RF సర్క్యూట్ బాగానే ఉందా